మల్టీ డైమెన్షనల్ అర్రేస్ టూ డైమెన్షనల్ మరియు మరిన్ని మ్యాట్రిసెస్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ 4 వ ఉపన్యాసానికి స్వాగతం మేము చాలా మాడ్యూల్స్ ని కలిగి ఉన్నాము అవన్నీ అర్రే ల కు సంబంధించినవి మరియు వాటిని పాయింటర్స్ అంటారు కాబట్టి మొదటి మాడ్యూల్ బహుమితీయ అర్రే ల గురించి కాబట్టి మల్టీ డైమెన్షనల్ arrays అవి పట్టికల రూపంలో చాలాసార్లు కనిపిస్తాయి కాబట్టి మీరు స్ప్రెడ్షీట్లు లేదా మాత్రికలు మొదలైనవాటిని చూసారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అనేక ఇంజనీరింగ్ విభాగాలలో ఇవన్నీ చాలా సాధారణ విషయాలు మరియు మీరు వాటిని 2 డైమెన్షనల్ అర్రే ల గా భావించవచ్చు కాబట్టి మీరు ఒక డైమెన్షన్ కలిగి ఉంటారు ఇది వరుసల సమితి ఇది నిలువు వరుసల సెట్ అయిన మరొక డైమెన్షన్ మరియు మీరు రోస్ ని మరియు కాలమ్స్ ని కలిగి ఉండవచ్చు ఇవి టేబుల్ ను ఏర్పరుస్తాయి ఇది 2D అర్రే కావచ్చు మీరు 2 డైమెన్షన్స్ కంటే ఎక్కువ ఉన్న అర్రే లను కూడా కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మీరు గ్రాఫిక్స్ని చూస్తే 3D గ్రాఫిక్స్కు x y మరియు z అవసరం కాబట్టి మీకు 3 డైమెన్షన్స్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి మనకు ఒక విధానం అవసరం దీని ద్వారా మనం నిల్వ చేయడమే కాకుండా వాటిని యాక్సెస్ చేయగలగడం మరియు వాటిని వేరియబుల్స్గా మార్చడం మరియు మొదలైనవి చేయవచ్చు 2D array ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి ఈ ఉదాహరణలో మనకు ఉన్నది ఏమిటంటే మనకు A అనే అర్రే ఉంది ఇది Int A42 అని చెబుతుంది కాబట్టి అది డిక్లరేషన్ కాబట్టి బేసిక్ వేరియబుల్స్ కోసం మనం కలిగి ఉన్నట్లే Int A42 అనేది మీకు 8 పూర్ణాంకాలు ని 4 రోస్ మరియు 2 కాలమ్స్ గా అమర్చబడినవి అని చెబుతుంది 1D array లో వలె మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మీకు 0 1 2 మరియు 3 నెంబర్ లతో 4 రోస్ ఉన్నాయి మరియు 0 మరియు 1 నంబర్స్ తో 2 కాలమ్స్ ఉన్నాయి రోస్ 0 నుండి ప్రారంభించబడతాయి మరియు కాలమ్స్ కూడా 0 నుండి ప్రారంభించబడతాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది మీరు గుర్తుంచుకోవాలి మెమొరీలోని స్టోరేజీని నిజానికి రో మేజర్ ఆర్డర్ అంటారు కాబట్టి మన ఉద్దేశ్యం ఈ క్రింది విధంగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్గా 2 డైమెన్షన్లను కలిగి ఉన్నప్పటికీ గుర్తుంచుకోండి మెమరీ అనేది మెమరీ లొకేషన్స్ ల శ్రేణి మాత్రమే ఇది నిజానికి 1 డైమెన్షనల్ స్టోర్ చేయబడే విధానం క్రింది విధంగా ఉంది మీరు మొదటి రో ను అంటే 0th రో ను తీసుకుంటారు మరియు మీరు మొదటి కాలమ్ ను అంటే 0th కాలమ్ ను తీసుకుంటారు A00 ఎంట్రీ అనేది లొకేషన్ 1కి వెళుతుంది తర్వాత అదే రో లోని తదుపరి కాలమ్ అయిన A01 తదుపరి లొకేషన్ లోకి వస్తుంది ఆపై మీరు దీన్ని కిందికి ఫోల్డ్ అయినట్లుగా భావించవచ్చు మరియు మీరు మొదటి రో మరియు తదుపరి లొకేషన్ కి వెళ్లే 0th కాలమ్ ను కలిగి ఉంటారు మీరు వీటిని జాబితా చేయబడిన క్రమాన్ని చూడవచ్చు మీరు 0 0 తో ప్రారంభించాలి తర్వాత 0 1 తర్వాత 1 0 మరియు 1 1 మరియు 3 1 వరకు ఉంటాయి మీకు ఇంటీజర్ టైప్ గల 8 మెమరీ లొకేషన్స్ ఉన్నాయి మరియు అవన్నీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి దీన్ని రో మేజర్ ఆర్డర్ అంటారు మీరు 1D అర్రే లో చేసినట్లుగా 2D అర్రే ల ను ప్రారంభించవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనకు B అనే 2D అర్రే ఉంది ఇందులో 2 రోస్ మరియు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెట్ బ్రేసెస్ అనేవి అర్రే అని మీకు చెప్తాయి మరియు ఇందులో మీకు అలాంటి రెండు కర్లీ బ్రేసెస్ ఉన్నాయి మీరు రెండు సెట్ల కర్లీ బ్రేసెస్ మరియు అక్కడ ఉన్న విలువల జాబితా ని కలిగి ఉన్నారు కాబట్టి 0th రో లో 4 5 మరియు 6 ఉంటాయి మరియు రో 1 లో 0 3 మరియు 5 ఉంటాయి కాబట్టి మనకు రెండు వేర్వేరు విషయాలు ఉన్నాయి మరియు ఎంట్రీలు మళ్లీ రో మేజర్ ఆర్డర్ లో ఉంచబడతాయి మీరు వెళ్లి 2 డైమెన్షన్స్ కంటే ఎక్కువ ఉన్న అర్రే ల ను డిజైన్ చేయవచ్చు లేదా ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఇక్కడ మనకు float B243 ఉంది కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు 2 ప్లేన్స్ గా భావించవచ్చు ప్రతి ప్లేన్ 4 రోస్ ని మరియు 3 కాలమ్స్ ని కలిగి ఉంటుంది మీకు 0th ప్లేన్ మరియు 1th ప్లేన్ ఉన్నాయి మేము దానిని 1th అని పిలుస్తాను మేము ith ప్లేన్ గురుంచి తరువాత చెప్పగలము ఇది 0th ప్లేన్ మరియు 1th ప్లేన్ దానిలో మనకు 0th రో 1th రో 2nd రో మరియు 3rd రోస్ ఉన్నాయి అలాగే మన దగ్గర 0th కాలమ్ 1th కాలమ్ మొదలైనవి ఉన్నాయి ముఖ్యంగా మీరు B0i ని యాక్సెస్ చేయడం ద్వారా ఈ ప్లేన్ యొక్క ith రో ను యాక్సెస్ చేయవచ్చు మేము ఈ ప్లేన్ యొక్క ith రో మరియు jth కాలమ్ ను యాక్సెస్ చేయాలనుకుంటే మేము B0ij అని చెప్పగలము మేము ఇక్కడ ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే మేము B1ij మరియు మొదలైన వాటిని ఉపయోగించాలి మరియు మీరు నిజంగా 3 కంటే ఎక్కువ డైమెన్షన్స్ ని కలిగి ఉండవచ్చని చూడండి కానీ చాలా ఆచరణాత్మక ప్రయోజనాల కోసం మీకు 1D 2D మరియు 3D అర్రేలు అవసరం కాబట్టి 2D అర్రే ల యొక్క అత్యంత సాధారణ ఉపయోగాన్ని చూద్దాం ఇవి సాధారణంగా మ్యాట్రిసెస్ కోసం ఉంటాయి M అనే మ్యాట్రిక్స్ ను చూద్దాం దానికి m రోస్ మరియు n కాలమ్స్ ని ఉండనివ్వండి కాబట్టి రోస్ 0 నుండి m 1 వరకు లెక్కించబడతాయి మరియు కాలమ్స్ 0 నుండి n 1 వరకు లెక్కించబడతాయి కాబట్టి మీకు m రోస్ మరియు n కాలమ్స్ ఉన్నాయి మరియు మీరు ith రో మరియు jth కాలమ్ ను యాక్సెస్ చేయాలనుకుంటే ith రో మరియు jth కాలమ్స్ లోని మూలకం ని యాక్సెస్ చేయాలనుకుంటే మీరు దానిని Mij ద్వారా యాక్సెస్ చేస్తారు కాబట్టి Mij అనేది ith రో మరియు jth కాలమ్ ని తెలుపుతుంది మీరు అర్రే ల కోసం కలిగి ఉన్నట్లే i అనేది m కంటే తక్కువగా ఉండాలి మరియు ఇది 0 నుండి ప్రారంభమవుతుంది j అనేది n కంటే తక్కువగా ఉండాలి మరియు ఇది కూడా 0 నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది మీరు 1D అర్రే ల కోసం చేసిన దానికి పొడిగింపు మాత్రమే కాబట్టి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ను వ్రాస్దాము దీనిలో మీరు విలువలను పూరించబోతున్నారు మరియు అర్రే లకి యాక్సెస్ ఎలా పని చేస్తుందో మీకు చూపడానికి 2D అర్రే ని ప్రింట్ చేయండి మేము ఈ చిన్న ప్రోగ్రామ్ ని వ్రాసాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ చూద్దాం మన దగ్గర M ఉంది ఇది 3గా నిర్వచించబడింది మరియు N ఇది 4గా నిర్వచించబడింది మరియు మన దగ్గర int AMN ఉన్నది కాబట్టి ఇది 3 రో లు 4 కాలమ్స్ ల అర్రే A ని కేటాయించబోతోంది కాబట్టి మొత్తం 12 ఎలిమెంట్స్ ఉన్నాయి మరియు మీరు Aij ఉపయోగించి ఇండివిడ్యువల్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయవచ్చు ఈ లూప్ 9 నుండి 13 వరకు నడుస్తుంది ఇది అర్రే ని పూరించబోతోంది మరియు లూప్ లైన్ నంబర్ 14 నుండి 20 వరకు నడుస్తుంది ఇది అర్రే ని ప్రింట్ చేయబోతోంది కాబట్టి ఈ సందర్భంలో ఈ array 2 డైమెన్షనల్ అర్రే ఈ విదంగా పూరించబడుతోంది కాబట్టి Aij కి ij విలువ ఉంటుంది కాబట్టి A00కి 0 వ్యాల్యూ ఉంటుంది A01లో 1 ఉంటుంది A02లో 2 మరియు మొదలైనవి ఉంటాయి కాబట్టి 0th రో లో 0 1 2 3 ఎలిమెంట్స్ ఉంటాయి రో నెంబర్ 1లో 1 2 3 4 ఎలిమెంట్స్ మరియు మొదలైనవి ఉంటాయి మరియు మేము దానిని ప్రింట్ చేయాలి కాబట్టి అది ఈ లూప్లో ఉంది ఇది ఇక్కడ ఉపయోగించబడే nested for లూప్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఈ లూప్ లైన్ నంబర్ 9 వద్ద మొదలై 13తో ముగుస్తుంది ఇది ఔటర్ లూప్ అవుతుంది ఈ లూప్ రో లపై నడుస్తోంది మరియు ఇది ఇన్నర్ లూప్ మరియు అది కాలమ్స్ పై నడుస్తోంది మీరు Aij ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఎలిమెంట్ ని రో గా యాక్సెస్ చేస్తున్నారు మరియు మీరు తదుపరి రో కు వెళతారు మరియు మీరు దీన్ని ప్రింట్ చేస్తున్న క్రమం లోనే మీరు కలిగి ఉన్నారు కాబట్టి మనం దీన్ని సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేద్దాం మేము దానిని రన్ చేయబోతున్నాము మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా రో 0 ఉంది ఇందులో 0 1 2 3 1th రో ఇందులో 1 2 3 4 2nd రో ఇందులో 2 3 4 5 మొదలైనవి ఉన్నాయి కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మీరు 1D అర్రే ని యాక్సెస్ చేస్తున్నట్లుగా మీరు ఈ అర్రే ల ను యాక్సెస్ చేయవచ్చు అది తప్ప మీకు ఒక డైమెన్షన్ ఉంది దానిని మేజర్ డైమెన్షన్ అంటారు మరియు మరొకటి దీనిని మైనర్ డైమెన్షన్ అంటారు కాబట్టి రోస్ అనేవి మేజర్ డైమెన్షన్స్ మరియు కాలమ్స్ అనేవి మైనర్ డైమెన్షన్స్ గా ఉంటాయి మీరు 3D అర్రే ని కలిగి ఉంటే ప్లేన్ అనేది మేజర్ డైమెన్షన్ గా ఉంటుంది రో ఇంటర్మీడియట్ డైమెన్షన్ గా ఉంటుంది మరియు కాలమ్ మైనర్ డైమెన్షన్ గా ఉంటాయి ఈ 2D మ్యాట్రిసెస్ తో మనం ఏమి చేయవచ్చు దానితో మనం ఏమి చేయగలమో చూద్దాం మ్యాట్రిక్స్ గుణకారం చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలి అనే దాని గురించి మేము మాట్లాడబోతున్నాము ఒక అర్రే ఉందని మేము ఊహించబోతున్నాము 2D అర్రే లేదా A అనే మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మనకు A అనే మ్యాట్రిక్స్ ఉంది మరియు మనకు B అని పిలువబడే మరొక మ్యాట్రిక్స్ ఉంది A అనేది a Rows రోస్ నెంబర్ ను కలిగి ఉంది మరియు aCols కాలమ్స్ నెంబర్ ఉందని అనుకుందాం మరియు B కి bRows రో ల నెంబర్ మరియు bCols కాలమ్స్ నెంబర్ ఉందని అనుకుందాం కాబట్టి మీరు Aని Bతో మల్టిప్లై చేయబోతున్నట్లయితే మేము A B చేస్తున్నాము A యొక్క కాలమ్స్ నెంబర్ మరియు B రో ల నెంబర్ తో సరిపోలాలి లేకుంటే మ్యాట్రిక్స్ ప్రాడక్ట్ కి అననుకూలంగా ఉండదు మరియు మనం ఈ గణనను ఎలా చేయబోతున్నాం మీరు C యొక్క రో ల సంఖ్య A యొక్క రో సంఖ్య తో సమానమని చూడవచ్చు మరియు C యొక్క కాలమ్స్ సంఖ్య B యొక్క కాలమ్స్ సంఖ్య తో సమానంగా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు చూడగలరు ఈ డైమెన్షన్ ఈ డైమెన్షన్ తో సమానం ఉంటుంది మరియు ఈ డైమెన్షన్ ఈ డైమెన్షన్ తో సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం ఫైనల్ మ్యాట్రిక్స్ C యొక్క అసలు ఎంట్రీలను ఎలా కనుగొనగలం మీరు చేసే విధానం క్రింది విధంగా ఉంది మీరు A నుండి ఒక ఎలిమెంట్ ని తీసుకుంటారు మరియు మీరు B నుండి సంబంధిత ఎలిమెంట్ ని తీసుకుంటారు మరియు మీరు దానిని మల్టిప్లై చేయాలి కాబట్టి మేము A నుండి ఒక ఎలిమెంట్ ని తీసుకున్నాము మేము B నుండి సంబంధిత ఎలిమెంట్ ని తీసుకున్నాను కాబట్టి మేము A నుండి ith రో ను ఎంచుకున్నాము మరియు B నుండి jth కాలమ్ ను ఎంచుకున్నాము కాబట్టి ith రో లో aCols నెంబర్ ఎలిమెంట్స్ మరియు jth కాలమ్ లో bRows నెంబర్ కు సమానమైన ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఇది మరియు ఈ డైమెన్షన్ సరిపోలాలి ఇక్కడ రోస్ లోని నమోదుల సంఖ్య మరియు ఈ కాలమ్స్ ఎంట్రీల సంఖ్య ఒకే లా ఉండాలి మేము ఏమి చేయబోతున్నాను అంటే మేము ఇలాంటి సమయంలో ఒక పెయిర్ ని తీసుకోబోతున్నాము ఈ రెండు ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఉంచండి అప్పుడు మేము ఈ రెండు ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయబోతున్నాము కాబట్టి ఇక్కడ కాలమ్ 1 మరియు ఇక్కడ రో 1 మరియు ఇది C మరియు మొదలైన లొకేషన్ కి జోడించబడాలి మేము ఒకేసారి ఒక పెయిర్ ఎలిమెంట్స్ ని తీసుకోవడంతో కొనసాగించగలము A నుండి ఒక ఎలిమెంట్ మరియు B నుండి మరొక ఎలిమెంట్ తీసుకుంటాము మేము దానిని Cij లోని ఎలిమెంట్స్ కు జోడించడం కొనసాగించాలి ముఖ్యంగా బాటమ్ లైన్ ఏమిటంటే - మీరు A యొక్క ith రో ను మరియు B యొక్క jth కాలమ్ ను తీసుకుంటే మీరు C యొక్క ijth ఎంట్రీని పొందుతారు మరియు మీరు దీన్ని A యొక్క ith రో మరియు B యొక్క jth కాలమ్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పై ఏకకాలంలో ఇటరేట్ చేస్తారు మీరు వీటన్నింటిని యాడ్ చేయాలి మరియు ఒక సమయంలో ఒక పెయిర్ తీసుకొని మల్టిప్లై చేయాలి దీన్ని Cij కి జోడించండి కాబట్టి ఇది ఒక బేసిక్ లాజిక్ దీని కోసం ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలో చూద్దాం మునుపటిలాగా మనకు 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి ఈ 3 మ్యాట్రిసెస్ 10 X 10 ఎలిమెంట్లను కలిగి ఉండగలవని అనుకుందాం ఈ మ్యాట్రిసెస్ లో ప్రతి ఒక దానిలో 100 ఎలిమెంట్స్ వరకు తీసుకోవచ్చు అయితే మేము అన్ని 100 ఎలిమెంట్స్ ని ఉపయోగించబోతున్నాము అన్ని 100 ఎలిమెంట్స్ పూరించబడాలని మేము కోరుకోకపోవచ్చు మేము ఒక రో మరియు రోస్ మరియు కాలమ్స్ సెట్ ని అనుమతిస్తాము అంటే 10 కంటే తక్కువ అనుమతిస్తాము మేము దానిని వినియోగదారు నుండి తీసుకోబోతున్నాము కాబట్టి యూజర్ aRows మరియు aCols ఇవ్వబోతున్నారు ఇది A యొక్క రో ల నెంబర్ మరియు A యొక్క కాలమ్స్ నెంబర్ కాబట్టి స్పష్టంగా A రోస్ మరియు A కాలమ్స్ రెండూ 10 కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి మేము చేయబోతున్నది ఏమిటంటే మేము A లోని రో ల నెంబర్ మరియు A లోని కాలమ్స్ నెంబర్ పై ఇటరేట్ చేయబోతున్నాము మరియు Aij ని పూరించబోతున్నాను అదేవిధంగా మేము వాటి రో ల నెంబర్ పై ఇటరేట్ చేయబోతున్నాము కాబట్టి మేము యూజర్ నుండి రో ల నెంబర్ ను మరియు యూజర్ నుండి కాలమ్స్ నెంబర్ ను స్కాన్ చేస్తాము మేము విలువల సెట్పై ఇటరేట్ చేయబోతున్నాము మరియు B నింపడంతో ముగించాము మేము A మరియు B ని నింపిన తర్వాత మేము మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్య విషయం ఏమిటంటే C లోని రో ల సంఖ్య Aలోని రో ల సంఖ్య కు సమానంగా ఉంటుంది మరియు C లోని కాలమ్స్ సంఖ్య Bలోని కాలమ్స్ సంఖ్య తో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో చూద్దాం కాబట్టి మీకు ఈ ith లూప్ మరియు jth లూప్ రెండు లూప్లు అవసరం బయటి లూప్ మరియు ఇంటర్మీడియట్ లూప్ ij యొక్క అన్ని ఎలిమెంట్స్ పై ఇటరేట్ అవుతాయి కాబట్టి దీనిని చూడటం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది మనకు i కామా jth ఎంట్రీ కావాలంటే మేము ఈ రో వెక్టార్ని ఇక్కడ మరియు ఈ కాలమ్ వెక్టార్ని ఇక్కడ తీసుకుంటాము మేము తప్పనిసరిగా డాట్ ప్రాడక్ట్ ని చేస్తాము మరియు దానిని ఇక్కడ ఉంచుతాము అప్పుడు మేము వెళ్లి దీనిని నింపాలి అప్పుడు మేము వెళ్లి దీన్ని నింపాలి మరియు మొదలైనవి నింపాలి మేము ఈ లొకేషన్ నుండి ప్రారంభిస్తాము మరియు ఈ క్రమంలో ఎలిమెంట్స్ ని నింపడాన్ని ప్రారంభించబోతున్నాము కాబట్టి ఈ క్రమంలో మనం ఎలిమెంట్లను నింపబోతున్నాం కాబట్టి ఈ 2 లూప్స్ దానిని జాగ్రత్తగా చూసుకుంటాయి ఒక లూప్ i0 icRows మరియు మరొక లూప్ j0 jcCols ఈ 2 లూప్స్ Cij యొక్క అన్ని ఎంట్రీలపై ఇటరేట్ అవుతుంది కాబట్టి మేము చేసే మొదటి పని Cij0 ని ఇనీషియలైజ్ చేయడం ఒకసారి మీరు దానిని చేసిన తర్వాత మేము ఇప్పుడు అసలు డాట్ ప్రాడక్ట్ ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము వాస్తవానికి డాట్ ప్రాడక్ట్ ఇక్కడ చేయబడుతుంది మేము Aik ఎంట్రీని మరియు Bkj ఎంట్రీని చూడబోతున్నాము మేము వాటిని మల్టిప్లై చేస్తాము Cij యొక్క ప్రస్తుత విలువకు దానిని యాడ్ చేస్తాము ఈ ఇదే చేస్తుంది మీరు Aik విలువను Bkj విలువను తీసుకోవాలి దానిని మల్టిప్లై చేసి దానిని C యొక్క ప్రస్తుత విలువకు యాడ్ చేయండి మీరు అలా చేసినప్పుడు Cij వాస్తవానికి విలువను కూడగట్టడం కావడం చూస్తారు మీరు 0కి ప్రారంభించబడ్డారు మరియు అది విలువను అక్యుమిలేట్ చేస్తుంది దీని చివరలో Cij మరియు ఈ రెండు వెక్టర్స్ యొక్క తుది డాట్ ప్రాడక్ట్ ని పొందుతుంది మీరు C కోసం అనుమతించబడిన i కామా j యొక్క అన్ని విలువలపై ఇటరేట్ చేస్తున్నారు దాని చివరలో మీరు Cలోని అన్ని ఎంట్రీలను నింపారు ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడానికి బేసిక్ ప్రోగ్రామ్ ఈ లూప్ ఎంట్రీలను ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా సులభమైన ప్రోగ్రామ్ 2D అర్రే ల ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ రోస్ తర్వాత కాలమ్స్ లేదా ప్లేన్స్ తర్వాత రోస్ తర్వాత కాలమ్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి మీరు రో లేదా కాలమ్ ను యాక్సెస్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్ని ఉపయోగిస్తారు ప్లేన్స్ కోసం రోస్ మరియు కాలమ్స్ కోసం అన్ని నెంబర్ లు 0తో ప్రారంభమవుతాయి కాబట్టి 1D అర్రే కి సంబంధించిన అన్ని ప్రాథమిక నియమాలు కూడా ఇక్కడ వర్తిస్తాయి కాబట్టి మీ అర్రే A యొక్క సైజ్ m x n అయితే మీరు యాక్సెస్ చేయగల అతిపెద్ద ఎంట్రీ Am 1n 1 అవుతుంది